ఇప్పటి వరకు మనము భూమి యొక్క ఉపరితలంపై ఏ ప్రాంతంలోనైనా చదునైన ఉపరితలంపై పతన శక్తిని అధ్యయనం చేసాము అయితే ఇప్పటివరకు వాతావరణం యొక్క ప్రభావాలను పరిగణించలేదు నిజానికి మన వాతావరణం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఫ్లాట్ ప్లేట్పై పడే శక్తి మొత్తాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ఇలాంటి భూగోళాన్ని పరిగణించండి నేను సుమారుగా భూగోళాన్ని ఇలా గీస్తాను మరియు భూమధ్యరేఖను అలా ఉంచుతాను మరియు నేను భూమధ్యరేఖ సమతలాన్ని గీస్తాను మరియు మధ్యలో నుండి నేను ఆసక్తి ఉన్న ప్రదేశంలో ఒక గీతను గీస్తాను ఇది నిజానికి జెనిత్ అక్షం కాబట్టి ఈ అక్షం వాస్తవానికి మనం చూస్తున్న జెనిత్ అక్షం ఇది అక్షాంశ కోణం మరియు ఇది ఆసక్తి ఉన్న ప్రదేశం ఆసక్తి ఉన్న ప్రదేశంలో సమాంతర ఫ్లాట్ ప్లేట్ను ఉంచుదాం కాబట్టి నేను ఇలా సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ను ఉంచాను అది PV ప్యానెల్ కావచ్చు ఇప్పుడు మనము ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై పడే శక్తిని అంచనా వేస్తున్నాము ఈ సమయంలో మనం ఎటువంటి వాతావరణ ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండానే చేస్తున్నాము అందువల్ల ఇక్కడ పతన శక్తి అదనపు భూగోళ శక్తి వలె ఉంటుంది ఇది దాని కంటే గణనీయంగా ఎక్కువ ఎందుకంటే వాతావరణం యొక్క ప్రభావాలు చిత్రంలోకి వచ్చి నప్పుడు వాతావరణం పతన శక్తిలో ఎక్కువ భాగాన్ని గణనీయంగా గ్రహిస్తుంది ఇప్పుడు బయటి వాతావరణాన్ని ఇలా ఆకుపచ్చ రంగులో గీస్తాను కాబట్టి ఇది బయటి వాతావరణం బయటి వాతావరణం ఎక్కువగా ఓజోన్ ను కలిగి ఉంటుంది కాబట్టి నేను ఆకుపచ్చ రంగులో చూపించినది నిజానికి ఓజోన్ పొర మీరు భూమి యొక్క ఉపరితలం వరకు వాతావరణం కలిగి ఉంటారు అధిక ఫ్రీక్వెన్సీ రేడియేషన్ను గ్రహించడంలో ఓజోన్ పొర కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ముఖ్యంగా అతినీలలోహిత మరియు విజిబుల్ రేడియేషన్ యొక్క అధిక పౌనఃపున్యాలు ఓజోన్ పొర ద్వారా చాలా ముఖ్యమైన శోషణను కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఓజోన్ పొర వల్ల మాత్రమే కాకుండా మేఘాలు నీటి ఆవిరి మరియు ఇతర వాయువుల వంటి ఇతర ప్రభావాల వల్ల కూడా రేడియేషన్లో తగ్గుదల ను కనుగొంటారు కాబట్టి ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై వాస్తవానికి కలిగే రేడియేషన్లో అటెన్యుయేషన్ ఫ్యాక్టర్ చాలా తగ్గుదల ను తీసుకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ గాలి ద్రవ్యరాశి యొక్క నిలువు వరుస ఉంది ఇది ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్కు అటెన్యూయేటింగ్ ఫిల్టర్గా పని చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏది తగ్గుతోంది ఇప్పుడు ఇది తగ్గుతున్న పతన రేడియేషన్ ఇది బాహ్య వాతావరణంలో పడే ఇన్సిడెంట్ ఇన్సోలేషన్ కాబట్టి వాతావరణ ప్రభావాలు లేకుండానే మనము H0 పరిగణించాము కనుక ఇది దాదాపు H0 ఎందుకంటే భూమి మధ్య నుండి సూర్యుని దూరాలతో పోలిస్తే ఈ దూరం చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల మనం ఇక్కడ పతన శక్తి H0 అని భావించవచ్చు ఈ ఇన్సోలేషన్ వాతావరణం గుండా వెళుతుంది ఇది kWHoursm2Day లో పతన శక్తి H0 ఇది వాతావరణం గుండా వెళుతున్నప్పుడు వాతావరణం దానిలోని గణనీయమైన భాగాన్ని గ్రహించడం మీరు చూస్తారు ఓజోన్ పొర కూడా పతన శక్తి లోని కొంత భాగాన్ని గ్రహిస్తుంది నిజానికి అతినీలలోహిత పౌనఃపున్య శ్రేణి మరియు తక్కువ తరంగదైర్ఘ్యం వీటికి సంబంధించిన ఇన్సోలేషన్ ఓజోన్ పొరలో శోషించబడతాయి అంతే గాక నీటి ఆవిరి మేఘాలు ఏరోసోల్స్ ధూళి ఇవన్నీ కూడా క్షీణతకు కారణమవుతాయి వీటి ఫలితంగా వాస్తవానికి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై పడే పతన శక్తి చాలా తక్కువగా ఉంటుంది దానిని Ha తో సూచిస్తాము Ha అనేది క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై వాతావరణ ప్రభావాలతో కూడిన పతన శక్తి కాబట్టి Ha విలువ kWHoursm2Day లో H0 కంటే తక్కువగా ఉంటుంది H0 గణించేటప్పుడు వాతావరణం కారణంగా క్షీణత మరియు గ్రహాంతర శక్తి ప్రభావం పరిగణించలేదు కాబట్టి ఇది భూమి యొక్క బయటి వాతావరణం లేదా వెలుపలి వాతావరణం వద్ద సంభవించే ఇన్సిడెంట్ ఇన్సోలేషన్ వలె ఉంటుంది అయితే Ha అనేది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై వాతావరణ ప్రభావాలతో కూడిన పతన శక్తి లేదా వాతావరణ శోషణతో వాతావరణం అటెన్యూయేటింగ్ ఫిల్టర్గా పనిచేసినప్పుడు కలిగే పతన శక్తి ఇక్కడ ఉన్న చిత్రం సూర్యుని యొక్క వర్ణపట వికిరణాన్ని చూపుతుంది ఇది Wattsm2nanometer లో ఉన్న అదనపు భూగోళ వర్ణపటం వికిరణం మనం ఈ గ్రాఫ్ను ఇంతకు ముందు చూసాము x అక్షం నానోమీటర్లలో తరంగదైర్ఘ్యం మరియు y అక్షం అనేది Wattsm2nanometer లో స్పెక్ట్రల్ రేడియన్స్ Ps తక్షణ వికిరణంపై వాతావరణం యొక్క ప్రభావాలను అధ్యయనం చేయడానికి ఇది చాలా మంచి ప్రారంభం భూమి యొక్క బాహ్య వాతావరణం అంచున సంభవించే వర్ణపట వికిరణం ఇలాంటిదే ఇది అదనపు భూగోళ వికిరణం మరియు ఇది మన వాతావరణం గుండా వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది ఈ వర్ణపట వికిరణం అటెన్యుయేషన్ ప్రభావానికి గురి అవుతుంది వాతావరణం అటెన్యూయేటింగ్ ఫిల్టర్గా పనిచేస్తుంది అందువలన వాతావరణం గుండా వెళ్ళిన తర్వాత మీరు చాలా తగ్గిన స్పెక్ట్రల్ రేడియన్స్ నమూనాను చూస్తారు అదే మనం చూసి అధ్యయనం చేయాలనుకుంటున్నాము నేను వాతావరణం గుండా వెళ్ళిన తర్వాత స్పెక్ట్రల్ రేడియన్స్ ప్యాటర్న్ను సూపర్పోజ్ చేస్తే వాతావరణంలోని వివిధ కారకాల కారణంగా అది అటెన్యూయేట్ అయిన తర్వాత మనకు ఈ నమూనా కనిపిస్తుంది ఎరుపు రంగులో ఉన్నది ఆ వాతావరణ ప్రభావంతో ఉంటుంది నలుపు రంగులో ఉన్నది బాహ్య భూగోళ వర్ణపట వికిరణం వాతావరణం గుండా వెళ్ళిన తర్వాత అటెన్యుయేషన్ గణనీయమైన స్థాయిలో ఉందని మీరు చూస్తారు ఇది కొలవదగిన వికిరణం భూమి యొక్క వాతావరణం గుండా వెళ్ళిన తర్వాత భూమి యొక్క ఉపరితలంపై సముద్ర మట్టం వద్ద కొలవవచ్చు ఏ ప్రాంతంలోనైనా క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ వద్ద పతన శక్తిని ప్రభావితం చేసే కారకాలు క్రిందివి అని మనకు తెలుసు ఒకటి స్థానం దీనికి సంబంధించి మనకు మూడు ముఖ్యమైన పరామితులు ఉన్నాయి ఒకటి అక్షాంశం ఏది రేడియేషన్పై గణనీయమైన ప్రభావాన్ని చూపడం మనము గమనించాము మరొకటి రేఖాంశం ఇక్కడ మెరిడియన్ ఉంది రోజువారీ మార్పులు రేఖాంశ స్థానం కారణంగా ఏర్పడతాయి అంతే గాక భౌగోళిక పరిస్థితులు మరియు ప్రొఫైల్ల పరంగా పరోక్షంగా ప్రభావం చూపిస్తాయి మూడవది సముద్ర మట్టం నుండి ఉండే సగటు ఎత్తు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై సంభవించే అంతిమ రేడియేషన్పై కూడా ఇది ప్రభావం చూపుతుంది రేడియేషన్ కలెక్టర్కు చేరినప్పుడు స్థానానికి ఎగువన ఉన్న నిలువు వరుసలోని గాలి ద్రవ్యరాశి గాలి పరిమాణం ఆశించే అటెన్యూయేషన్ మొత్తాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి ఇది స్థానం యొక్క ఉపరితలం వద్ద సంభవించే శక్తి పరిమాణంపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ఇక పోతే రెండవ ముఖ్యమైన విషయం ఆ రోజు సమయం ఇది గంట కోణం దీని ప్రభావం మనం చూశాము ఇది సంవత్సరం యొక్క సమయం ఇది క్షీణత దీని ప్రభావాన్ని కూడా చూశాము ఇది కలెక్టర్ యొక్క కోణం β ఈ ప్రభావాన్ని కూడా చూశాము నేను ఇక్కడ సూచించిన ఈ కారకాలన్నీ నిర్ణయాత్మక కారకాలు అని గమనించండి గోళాకార జ్యామితిని ఉపయోగించి ఈ పరామితులన్నింటినీ మరియు పతన రేడియేషన్పై వాటి ప్రభావాలను మనము చాలా ఖచ్చితంగా గుర్తించగలము అయితే మనం ఇప్పుడు చర్చించబోయే ఐదవ ముఖ్యమైన పరామితి స్థానిక వాతావరణం స్థానిక వాతావరణం పరిస్థితులు స్థానిక వాతావరణ పరిస్థితులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఇది ఇచ్చిన ప్రాంతంలో క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ పైన ఉన్న నిలువు వరుస యొక్క అటెన్యుయేషన్ సామర్థ్యాలపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇది నిర్ణయాత్మకమైనది కాదు ఇది బహుశా ప్రకృతిలో కట్టుబడి ఉంటుంది ఇందులో చాలా గణాంకత ఉంది ఏదేమైనప్పటికీ ఒక రకమైన పునరావృత చక్రం ప్రతి సంవత్సరం ఏ రోజునైనా సంభవిస్తుంది భూమి యొక్క ఉపరితలం చేరుకోవడానికి ముందు వర్ణపట వికిరణం యొక్క క్షీణతపై స్థానిక వాతావరణం యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి మనము దీనిని ఉపయోగించాలనుకుంటున్నాము ఇచ్చిన ప్రదేశంలో భూమి యొక్క ఉపరితలం వద్ద అమర్చబడిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ వర్ణపట వికిరణం యొక్క వర్ణపటం లోని వివిధ భాగాలను అటెన్యూయేట్ చేసే లేదా గ్రహించే వివిధ వాతావరణ కారకాలు ఉన్నాయి ఓజోన్ పొర మొదటి మరియు ప్రధానమైన కారకాల్లో ఒకటి పైభాగంలోని పొర ప్రధానంగా అధిక ఫ్రీక్వెన్సీ భాగాలను గ్రహిస్తుంది కాబట్టి తక్కువ తరంగదైర్ఘ్యం లేదా అధిక పౌనఃపున్యం మరియు చాలా ఎక్కువ పౌనఃపున్య స్పెక్ట్రల్ రేడియన్స్ భాగాలలో గణనీయమైన అటెన్యుయేషన్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ పసుపు రంగుతో షేడ్ చేసిన ఈ ప్రాంతాలను మీరు గమనిస్తే అటెన్యుయేషన్లో ప్రధాన అంశం ఓజోన్ అని గ్రహిస్తారు ఇవి అధిక పౌనఃపున్య భాగం ఎక్కువగా అతినీలలోహితం నుండి కనిపించే పరిధి వరకు ఉంటాయి మీరు తక్కువ పౌనఃపున్యం లేదా ఎక్కువ తరంగదైర్ఘ్యం వైపు వెళితే ఇతర వాయువులు మేఘాలు కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరి కారణంగా క్షీణత ఏర్పడుతుంది ఇక్కడ కొన్ని చోట్ల గమనిస్తే లోతైన గీతలు ఉన్నాయి ఈ బ్యాండ్లోని అటెన్యుయేషన్ చాలా ఎక్కువ అంటే రేడియేషన్ దాదాపు సున్నా నేను ఆకుపచ్చ రంగుతో సూచించిన ఈ గీతలు కలెక్టర్ పైన ఉన్న గాలి నిలువు కాలమ్లో నీటి ఆవిరి కంటెంట్ కారణంగానే ఉన్నాయి ఈ నీటి ఆవిరి కారణంగా స్పెక్ట్రమ్ రేడియన్స్ కాంపోనెంట్లలోని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ప్రధాన భాగం తొలగించబడి ఫిల్టర్ చేయబడు తుందని మీరు చూస్తారు వాస్తవానికి నీటి ఆవిరి శోషక పదార్థంగా పని చేయడం ఇక్కడ మాత్రమే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా నీటి ఆవిరి వర్ణపట వికిరణ భాగాల శోషణ మరియు అటెన్యుయేషన్ను కలిగించే కారకాల్లో ఒకటి అందువల్ల అధిక ఫ్రీక్వెన్సీ భాగాలు ప్రధానంగా ఓజోన్లో ఉన్నాయని మీరు చెప్పవచ్చు ఆపై ఇన్ఫ్రారెడ్ ప్రాంతంలోని ఈ నాచ్లలో నీటి ఆవిరి కంటెంట్ ఉందని మరియు నారింజ షేడ్ ఉన్న ఈ ప్రదేశంలో కనిపించే కాంతి ప్రాంతంలో కూడా పంపిణీ చేయబడుతుంది అని గమనించవచ్చు ఇక్కడి ప్రాంతం మేఘావృతం ధూళి ఇక్కడ వెదజల్లడం జరుగుతుంది కాబట్టి నేను ఒక జాబితా తయారు చేస్తాను కారకాలు మేఘాలు మరియు చెదరగొట్టడం వంటి జాబితా బహుశా మీరు వాతావరణంలో సస్పెండ్ చేయబడిన పదార్థం అయిన దుమ్ము మరియు ఇతర రేణువుల పదార్థాల వరకు వెళ్లవచ్చు అందులో ఉన్న నీటి ఆవిరి శోషణలో చాలా ముఖ్యమైన కారకంగా ఉంటుంది వర్ణపట వికిరణంలో క్షీణత మరియు వాతావరణంలోని అన్ని ఇతర వాయువులలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ కూడా ఉన్నాయి ఇవి వర్ణపట వికిరణాన్ని కొంతవరకు గ్రహిస్తాయి